ఆర్టికల్స్ యొక్క అభివృద్ధి చరిత్ర అందరికీ నమస్కారం అప్రిషియేటీంగ్ లింగ్విస్టిక్స్ ఒక టైపోలాజికల్ విధానం యొక్క ఈ సెషన్కు స్వాగతం కాబట్టి మునుపటి స్లయిడ్లలోని మొదటి ప్రశ్నల చర్చకు తిరిగి వెళ్దాం మొరావ్సిక్ ఇంట్రొడ్యూసింగ్ లాంగ్వేజ్ టైపోలోజి పుస్తకం అనుసరించాలి అని చెప్పటం జరిగింది ఆర్టికల్స్ను సాధనంగా ఉపయోగించడం ద్వారా అభివృద్ధి ప్రక్రియలో ఒకదాన్ని కనుగొనవచ్చు కాబట్టి భాషా చరిత్రలోకి ఆర్టికల్స్ ఎలా ఉనికిలోకి వచ్చాయి అని మీరు ఏమనుకుంటున్నారు కాబట్టి డెఫినిట్ మరియు ఇన్ డెఫినిట్ ఆర్టికల్స్ యొక్క క్రాస్లింగ్విస్టిక్ స్వభావము అధ్యయనం చేయబడింది జాకబ్సన్ రోమన్ Jakobson Roman జాకబ్సన్ మనకు ఇప్పటివరకు ఉన్న అత్యుత్తమ భాషా శాస్త్రవేత్తలలో ఒకరు భాషలు తప్పనిసరిగా అవి తెలియజేయాల్సిన వాటిపై కాకుండా అవి తెలియజేయడంలో తేడా ఉందని ఆయన చెప్పారు కాబట్టి మస్ట్ మరియు మే మధ్య వ్యత్యాసం ఉంది కాబట్టి మేము భాష Aభాష B నుండి భిన్నమైనదని చెప్పినప్పుడు అనుభావిక సమాచారం ద్వారా మనం గమనించే వ్యత్యాసాలను మనం తప్పనిసరిగా పరిగణించాలి కాబట్టి మీరు ఏదైనా ఊహించినట్లయితే అది నిజంగా తేడాలను కనుగొనడంలో మాకు సహాయపడదు కాబట్టి మీరు గుర్తించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు లేదా మీరు ఆర్టికల్స్ ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఇక్కడ ఆలోచన ఏమిటంటే మీరు ఏ విధమైన తేడాను సరిగ్గా తెలియజేయాలి అని మీరు కనుగొనాలి కాబట్టి ఈ గమనికపై ఆర్టికల్స్ టైపోలాజికల్ ప్రచురణలలో ఎలా చర్చించబడిందో చూద్దాం కాబట్టి జాకబ్సన్ యొక్క అంతర్దృష్టి ఏమిటంటే అనేక భాషలకు ఈ వ్యత్యాసాన్ని కలిగి ఉండవలసిన అవసరం లేదు అనే వాస్తవం ద్వారా పుట్టుకొచ్చింది అని వాటికి ఆర్టికల్స్ లేవు అని తెలియజేయటం ఉదాహరణకు రష్యన్ కొరియన్ హిందీ వంటి బాషలలో ఆర్టికల్స్ లేవు కాబట్టి మరికొన్ని భాషలకు ఆర్టికల్స్ ఉన్నాయి కొన్ని భాషలకు లేవు ఇది స్పష్టంగా చూపిస్తుంది క్రాస్లింగ్విస్టిక్గా ఆర్టికల్స్ యొక్క ఉనికి వైవిధ్యంగా ఉంటుంది కాబట్టి ఇది స్పష్టంగా గుర్తించబడింది ఇది ఒక రకంగా స్పష్టంగా వేరు చేయబడుతుంది ఆర్టికల్స్ కలిగి ఉన్న భాషా రకం A ఆర్టికల్స్ లేనివి B రకం భాష మరియు అవి తరచుగా ఉండవు కాబట్టి మీరు డ్రైయర్ నమూనా చూస్తే డ్రైయర్ 566 భాషల నమూనాను కలిగి ఉంది మరియు ఈ 566లో 337 పదాలు డెఫినిట్ ఆర్టికల్స్గా పనిచేస్తాయి మరియు వాటిలో 41 డెఫినిట్ కానీ ఇన్ డెఫినిట్ ఆర్టికల్స్ లేవు కాబట్టి 378 భాషలు ఆర్టికల్స్ను కలిగి ఉన్నాయి మిగతా భాషలలో ఆర్టికల్స్ లేవు మరియు 473 నమూనా పరిమాణంలో 204 కంటే తక్కువ వాటిలో ఇన్ డెఫినిట్ ఆర్టికల్స్ కలిగిన బాషలు ఉన్నాయి 81 ఇన్ డెఫినిట్ ఆర్టికల్స్ కలిగి ఉన్నాయి మరియు డెఫినిట్ ఆర్టికల్స్ లేవు కాబట్టి మనకు రెండు వేర్వేరు నమూనాలు ఉన్నాయి ఒక నమూనా 566 మరియు ఈ 566లో 337 డెఫినిట్ ఆర్టికల్స్గా పని చేసే పదాలు లేదా అనుబంధాలు ఉన్నాయి 41 డెఫినిట్ ఆర్టికల్స్ కానీ ఇన్ డెఫినిట్ ఆర్టికల్స్గా లేదు అప్పుడు 473లో 285 యొక్క మరొక నమూనా అది విభజన కాబట్టి ఇవి మీరు వెతకాలని నేను కోరుకుంటున్న కొన్ని సంఖ్యలు మాత్రమే కాబట్టి ఆర్టికల్స్ యొక్క ఈ క్రాస్ లింగ్విస్టిక్ స్వభావముఅన్ని ప్రకటనలను అంతర్లీనంగా అనుమతించదు "x" అయితే చాలా భాషలన్నింటికీ డెఫినిట్ ఆర్టికల్స్ ఇన్ డెఫినిట్ ఆర్టికల్స్ కూడా ఉన్నాయి కాబట్టి మీరు ఇలాంటి సంఖ్యలను చూసినప్పుడు ఈ రకమైన అద్భుతమైన కలయిక లేదా ఈ రకమైన క్రాస్లింగ్విస్టిక్ డిస్ట్రిబ్యూషన్ను లెక్కించబడదు కాబట్టి మనం ఎలా క్రమబద్ధీకరించబోతున్నాం అనేదానిపై మనం క్రాస్ లింగ్విస్టిక్ సాధారణీకరణను పరిణామం చెందుతున్నంతవరకు చూడబోతున్నం కాబట్టి దీనికి ముందు మీరు ఇక్కడ ఇచ్చిన ఉదాహరణలపై కొంత పరిశీలన చేయాలని నేను కోరుకుంటున్నాను ఇంగ్లీషులో ఆర్టికల్స్కు నాన్ఫ్రేసల్ స్టేటస్ లేకపోవడం మీరు ఐ డోంట్ వాంట్ దిస్i dont want this అని చెప్పినప్పుడు ఇక్కడ ఆర్టికల్స్ డెఫినిట్ అయినప్పటికీ నామవాచకం లేకుండా డెఫినిట్ ఆర్టికల్స్ వుండవు కాబట్టి ఆ వాక్యం మంచిది కాదు ఇప్పుడు 2 a చూడండి ఇవి మంచి ఆపిల్లు నాకు వాటిలో ఒకటి కావాలి ఇవి మంచి ఆపిల్లు వాటిలో ఒకటి తప్పుగా ఉండాలనుకుంటున్నాను ఎందుకంటే an అంటే ప్రాథమికంగా వ్యాకరణం లేనిది అని అర్థం కాబట్టి ఇక్కడ పదజాలం పూర్తి కాని విధంగా వుంది అని తెలుస్తుంది మీరు ఒక ఆర్టికల్ కోసం వెతుకుతున్నప్పుడు అందులో ఆపిల్ పుస్తకం పెన్ను అనే పదబంధం ఉండాలి కాబట్టి ఇది ఒక పదబంధంగా పరిగణించబడాలి స్వతంత్రంగా దానిని ఒక పదబంధంగా పరిగణించకుండా అటువంటి ఆర్టికల్స్ ఆంగ్లంలో లేవు సఫిక్స్ గా ఉన్న ఆర్టికల్స్ విషయంలో బల్గేరియన్ అల్బేనియన్ మరియు రుమానియన్ వంటి భాషలను చూడండి కాబట్టి ట్రూప్ అంటే ఆకారంకాన్జ్ konj గుర్రంవద్ద అల్బేనియన్ ది ఫ్రెండ్లో మిక్ యు డ్జాల్ ఐdjal i అబ్బాయి కాబట్టి u i at ఈ అనుబంధాలు ఇవి ఆర్టికల్స్లా పని చేసే ప్రత్యయాలు కాబట్టి ఇవి రెండు భాషాపరంగా రెండు విభిన్న రకాల ఆర్టికల్స్ ఉన్నాయి వీటిని లెక్కించవచ్చు ఇవి డెఫినిట్ ఇన్ డెఫినిట్ ఇవి కొన్నిసార్లు ఈ డెఫినిట్ ఆర్టికల్స్ను సఫిక్స్ గా వ్యక్తపరచవచ్చు కాబట్టి ఇంగ్లీష్ ఒక రకం బల్గేరియన్ అల్బేనియన్ మరియు రుమానియన్ అవి మరొక రకం అప్పుడు ఇక్కడ మనము కలిగి ఉన్న హంగేరియన్ సమాచారం యొక్క మూడవ సమాచారం లో హంగేరియన్ గురించి చెప్పబడింది ఉదాహరణలో ఆర్టికల్స్ వారి పూర్వ విభక్తులను కోల్పోతాయి కానీ చివరికి ఏమి జరుగుతుందో అవి ముందుటిలా కలిగి ఉంటాయి కానీ తర్వాత విభక్తులు పోతాయి కాబట్టి హంగేరియన్ సమాచారంలో ఈ ఆపిల్ను చూడండి కాబట్టి ఈ ఆపిల్ ఈజ్ టిez t మరియు ఆపిల్ అజ్"az కాబట్టి ఆపిల్ ఇక్కడ అల్మ టిalma t మరియు ఎజ్ ఎక్ ఎట్ అజ్ez ek et az ఆపై అల్మా కె అట్alma k at ఏది అయినా నేను దీన్ని చదవను కాబట్టి మీరు ఇది చెప్పినప్పుడు విభక్తి ఇక్కడ లేనట్టు మీరు చూస్తారు కాబట్టి ఎజ్ ఎక్ ఎట్ఈజ్ టి ఇది యాపిల్లో ఆరోపణ నిందారోపణ కాబట్టి ఇది ఆ నిందారోపణ మార్కర్ లేదా వారు ప్రాథమికంగా అక్కడ ఉన్న ఇన్ఫ్లెక్షన్ గుర్తును కోల్పోతున్నారు కాబట్టి మీరు చరిత్రను చూసినప్పుడు వివిధ భాషల్లోని ఆర్టికల్స్ విభజనను చూసినప్పుడు మనం ఎలాంటి సాధారణీకరణలను పరిశీలన చేయవచ్చు కాబట్టి మనం ఈ చిన్న సమాచారంలో చాలా ఎక్కువ మాత్రమే చూసాము కానీ మీరు తిరిగి వెళ్లి మరిన్ని ఉదాహరణలను పరిశీలన చేయాలని నేను ఆశిస్తున్నాను కాబట్టి ఇప్పుడు మేము ప్రారంభ చివరి మరియు ఇంటర్మీడియట్ స్థాయిల గురించి మాట్లాడుతున్నాము కాబట్టి ఈ ప్రారంభ మరియు చివరి విభజన నుండి మనం ఏ విధమైన క్రాస్ లింగ్విస్టిక్ పునరావృత నమూనాను పొందవచ్చు కాబట్టి ఇప్పుడు ఆర్టికల్స్కు సంబంధించి మొదటి సాధారణీకరణను పరిశీలిద్దాం కాబట్టి డయాక్రోనిక్ దృక్పథానికి సంబంధించినంతవరకు మనం మాట్లాడుకుంటున్న మొదటి ప్రశ్న ఏమిటంటే ఆర్టికల్స్ ఏ భాషలో ఉన్నా భాషలోకి ఎలా వచ్చాయని మీరు అనుకుంటున్నారు హిందీ మరియు ఒరియా వంటి భాషలలో లేవు కానీ ఆంగ్లంలో అది ఉంది కాబట్టి నేను చాలా క్లుప్తంగా డెఫినిట్ మరియు ఇన్ డెఫినిట్ ఆర్టికల్స్ ఉత్పన్నమయ్యే మార్గం లేదా సాధ్యమయ్యే ప్రక్రియ ఏమిటి అనే దాని గురించి మాట్లాడుతాను మనిషికి వ్యతిరేకంగా రెండు ఉదాహరణల గురించి ఆలోచిద్దాం అర్థపరంగా సాధారణంగా అవి ఒకే రకమైన అర్థాన్ని కలిగి ఉంటాయి కానీ ఒకేలా ఉండవు కాబట్టి ఆ మనిషి కూడా నిర్దిష్టంగా ఖచ్చితంగా ఉంటాడు కానీ నేను మనిషిని అర్థపరంగా చెప్పినప్పుడు అది కొద్దిగా భిన్నంగా ఉంటుంది కాబట్టి ఇది మనకు కొంత ఆలోచనను ఇస్తుంది బహుశా ఇలాంటి ప్రదర్శనలు మరియు డెఫినిట్ ఆర్టికల్స్ అవి ఒకరకమైన అనుసంధానం కలిగి ఉండవచ్చు మరియు ఇదే విధమైన పరిస్థితి లేదా కొన్ని సారూప్య దృశ్యాలు కూడా ఇన్ డెఫినిట్ ఆర్టికల్స్ కోసం ధృవీకరించబడ్డాయి కాబట్టి దానికి వ్యతిరేకంగా మనం ఆంగ్ల సమాచారంను పరిగణించవచ్చు ఇన్ డెఫినిట్మైన వాటి కోసం మనకు ఇదే విధమైన విషయం ఉంటే చెప్పనివ్వండి దీని కోసం నేను కొంచెం టర్కిష్ సమాచారంను జోడించాలనుకుంటున్నాను కాబట్టి ఇక్కడ టర్కిష్లో డెఫినిట్ మరియు ఇన్ డెఫినిట్ ఆర్టికల్స్ రెండింటిలోనూ ఏమి జరుగుతుంది మరియు అవి ఒకే విధమైన రూపాన్ని కలిగి ఉంటాయి కాబట్టి మనం టర్కిష్ గురించి మరచిపోదాం ఇంగ్లీష్ గురించి మాట్లాడుకుందాం కాబట్టి ఇన్ డెఫినిట్ ఆర్టికల్స్ కోసం అదే ఆంగ్ల సమాచారం మనం ఒక పుస్తకం మరియు ఒక పుస్తకం అని చెప్పవచ్చు కాబట్టి వారికి కొంత రకమైన సంబంధం ఉందని మీరు అనుకోలేదా కాబట్టి ఇది కేవలం ఇన్ డెఫినిట్ ఆర్టికల్స్ సంఖ్యలతో కొంత సంబంధాన్ని కలిగి ఉండవచ్చు మరియు ఇన్ డెఫినిట్ ఆర్టికల్స్ డెమోన్స్ట్రేటివ్ తో కొంత సంబంధాన్ని కలిగి ఉండవచ్చు మేము పుస్తకంలోని మరిన్ని విషయాలను అన్వేషిస్తాము అయితే అది మీరు దృష్టి కేంద్రీకరించాలని నేను కోరుకుంటున్న ఒక సమాచారం మాత్రమే కావచ్చు అయితే నేను డెమోన్స్ట్రేటివ్ మరియు డెఫినిట్ ఆర్టికల్స్ అని చెప్పినప్పుడు అవి ఒకేలా ఉంటాయి కానీ తేడా కనిపిస్తుంది కాబట్టి దీన్ని అర్థం చేసుకోవడానికి ఇక్కడ స్లైడ్లో ఇవ్వబడిన సమాచారంను చూద్దాం 1 ఎ నాకు ఇది వద్దు నాకు ఇది కావాలి వ్యాకరణం లేనిది కావాలి అంటే అది మరియు అవి అర్థపరంగా సమానంగా ఉండవచ్చు కానీ అవి ఖచ్చితంగా ఒకేలా ఉండవు 2 a విషయంలో కూడా ఇలాగే ఉంటుంది ఇవి చక్కని యాపిల్స్ నాకు వాటిలో ఒకటి కావాలి కానీ నేను చెప్పలేను ఇన్ డెఫినిట్ ఆర్టికల్స్ ఒక సంఖ్య నుండి ఉద్భవించినట్లు అనిపించినప్పటికీ ఇవి మంచి ఆపిల్లు కాబట్టిఇవి ఉత్పన్నమైనవి మేము కనుగొనగలము మరియు ఆర్టికల్స్ అభివృద్ధికి సంబంధించినంతవరకు మీరు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఒక్కటే కాదు ధ్వనుల క్షీణత కూడా జరుగుతున్నట్లుగా ఆర్టికల్స్ క్రమంగా విభాగాలను కోల్పోతున్న సందర్భాలు కూడా ఉన్నాయి కాబట్టి విభాగాలు ద్వారా మాత్రమే కాకుండా విభాగ నష్టం ఉంది కాబట్టి ఈ రకమైనవి చాలా ఎక్కువగా ఉంటాయి దీనినే మేము విభాగాల నష్టం అని పిలుస్తాము కానీ దానితో పాటుగా ఆర్టికల్స్ అభివృద్ధి ప్రక్రియలో ఫోనోలాజికల్ కోత కూడా సరిగ్గా జరుగుతుంది కాబట్టి నేను కొంతకాలం క్రితం చర్చించిన బల్గేరియన్ మరియు అల్బేనియన్ సమాచారంను మీరు చూడాలని నేను కోరుకుంటున్నాను ఈ సందర్భంలో కూడా ఫోనోలాజికల్ ఎరోషన్ కారణంగా ఆర్టికల్స్ కేవలం సఫిక్స్ మాత్రమే అవి స్వతంత్ర రూపాంతరంగా ఉండవు కాబట్టి ఆ ట్రప్ ఎట్ చూడండి అది ట్రప్ కాదు మరియు విడిగా వద్ద అనేది ఆధారిత స్వరూపం కాబట్టి ఇది కూడా ఫోనోలాజికల్ ఎరోషన్ లేదా ఫోనోలాజికల్ రూపం తగ్గింపుకు ఉదాహరణ కాబట్టి ఒక విషయం ఏమిటంటే సెగ్మెంట్ల్ ఎరోషన్ రెండవది ఆర్టికల్స్ ప్రత్యయాలుగా మారిన శబ్దసంబంధమైన తగ్గింపు దానితో పాటు ఆర్టికల్స్ వాటి పదనిర్మాణ విభక్తిని కోల్పోయిన సందర్భాలు కూడా ఉన్నాయి కాబట్టి సెగ్మెంట్ ఎరోషన్ మాత్రమే కాదు ఫోనోలాజికల్ ఎరోషన్ అలాగే పదనిర్మాణ కోత కూడా ఉన్నాయి ఎలాంటి పదనిర్మాణ క్రమక్షయం జరుగుతోంది లేదా మరియు కొత్త ఆర్టికల్స్ ఎలాంటి విభక్తిలను కోల్పోతున్నాయో మీరు హంగేరియన్ సమాచారంను పరిశీలన చేయాలి హంగేరియన్ సమాచారం 6 చూడండి కాబట్టి దిస్ వర్సెస్ ది ez t మరియు వర్సెస్ az చూడండి t విభక్తి ఇక్కడ లేదు Ez ek et కాబట్టి అది కేవలం az అవుతుంది కాబట్టి బహువచన విభక్తి లేదు మరియు ఆక్షేపణ మార్కర్ కూడా లేదు ez t నుండి ఈ az మరియు ez ek et నుండి az కూడా పదనిర్మాణ తగ్గింపుకు ఉదాహరణ కాబట్టి మీరు వెనుకకు వెళితే ప్రారంభ దశ చివరి దశ మరియు వివిధ మధ్యంతర మార్గంఏమిటి లేదా ఆర్టికల్స్ గడిచిన వివిధ మధ్యంతర దశలు ఏమిటి కాబట్టి ఈ గమనికపై మేము సాధారణీకరణలకు వెళతాము ఎందుకంటే మనం దేనికి వెళుతున్నామో ఇప్పుడు మనం చర్చించబోతున్నాము మేము చర్చించిన నాలుగు అంశాలపై దృష్టి పెట్టాలి కాబట్టి ప్రారంభ దశ ఏది కావచ్చు చివరి దశ ఏమిటి మధ్యంతర దశ ఏమిటి మరియు ప్రారంభ దశ నుండి చివరి వరకు ఈ మార్పు యొక్క పరిస్థితులు ఎలా ఉండవచ్చు మరియు మేము ఆర్టికల్స్ గురించి చర్చిస్తున్నామని గుర్తుంచుకోండి మరియు ఆర్టికల్స్ యొక్క ప్రారంభ దశ ఏమిటో తెలుసుకోవడానికి మేము ప్రయత్నిస్తున్నాము కాబట్టి సాధారణీకరణ 1 ఏమి చెబుతుంది పాయింట్ A అనేది ప్రారంభ దశల గురించి ఇది ఒక డెఫినిట్ ఆర్టికల్ అందించి వ్రాయబడింది దాని నుండి డెమోన్స్ట్రేటివ్ను కలిగి ఉండే అవకాశం ఉంది The అనేది డెఫినిట్ ఆర్టికల్ మరియు టైపోలాజికల్ సాధారణీకరణ ఏమిటంటే ఒక భాషలో ఆర్టికల్స్ మరియు డెమోన్స్ట్రేటివ్ రెండూ ఉంటే చాలా తేలికగా డెఫినిట్ ఆర్టికల్ డెమోన్స్ట్రేటివ్ నుండి వచ్చి ఇన్ డెఫినిట్ ఆర్టికల్ ఇచ్చినట్లయితే అది సంఖ్యా నుండి తేలికగా ఉండే అవకాశం ఉంది కాబట్టి డెఫినెట్ అనేది డెమోస్ట్రేటివ్ నుండి ఇన్ డెఫినిట్ సంఖ్య నుండి వచ్చింది కాబట్టి ప్రారంభ దశ ఏమిటి ప్రారంభ దశ డెమోన్స్ట్రేటివ్ చివరి దశ డెఫినిట్ ఆర్టికల్స్ ప్రారంభ దశ సంఖ్యాపరంగా ఒకటి చివరి దశ అనేది ఇన్ డెఫినిట్ ఆర్టికల్స్ a లేదా an మరియు ఇది పాయింట్ A కి సంబంధించినది పాయింట్ B చివరి దశల గురించి ఏమి చెబుతుంది డెమోన్స్ట్రేటివ్ ఇచ్చినట్లయితే అది డెఫినిట్ ఆర్టికల్స్లోకి మారవచ్చు కాబట్టి డెమోన్స్ట్రేటివ్ కొన్ని లక్షణాలను కలిగి ఉంది ఇది మార్పుకు దారితీసింది లేదా డెఫినిట్ ఆర్టికల్స్ ఏర్పడటానికి దారితీసింది ఒక సంఖ్యను ఇచ్చినట్లయితే అది ఇన్ డెఫినిట్ ఆర్టికల్స్ గా మారవచ్చు కాబట్టి మీరు మీ భాషలో డెమోన్స్ట్రేటివ్ ఉంటే అది డెఫినిట్ ఆర్టికల్స్ కి దారితీయవచ్చు ఒక భాషలో ఒక సంఖ్య ఉంటే అది ఇన్ డెఫినిట్ ఆర్టికల్స్గా మార్చవచ్చు మరియు కాబట్టి ప్రారంభ దశ డెమోన్స్ట్రేటివ్ చివరి దశ డెఫినిట్ ప్రారంభ దశ 1 చివరి దశ ఇప్పుడు మనం ప్రారంభ మరియు చివరి దశలను నిర్ణయించిన తర్వాత ఇంటర్మీడియట్ ఏవి ఉండాలి కాబట్టి రెండు మార్పులు వ్యాకరణ వర్గంలోని మార్పు అంటే వ్యాకరణీకరణ యొక్క ఉదాహరణలు మధ్యస్థ దశలు ఏమిటి ధ్వనుల మార్పు అర్థ మార్పు మరియు స్వరూప మార్పు ఉన్నాయి ధ్వనుల స్థాయిలో మార్పు అనేది ఒక మధ్యంతర దశ అర్థ స్థాయిని మార్చడం ఒక మధ్యస్థ దశ మరియు పదనిర్మాణ స్థాయి మార్పు కూడా మధ్యస్థ మార్పు కాబట్టి ఇవి మధ్యంతర దశలు ఒక ప్రదర్శన నిశ్చయంగా మరియు సంఖ్యా ఒకటి ఇన్ డెఫినిట్గా మారుతుంది ఇప్పుడు నాల్గవ అంశం ఏమిటంటే అటువంటి మార్పులు జరగడానికి కారణాలు ఏమిటి ప్రాథమికంగా రెండు కారణాలు ఉన్నాయి ఒకటి ప్రధానంగా భాషా పరిచయం భాషా పరిచయం కారణంగా ఇది ఆర్టికల్స్ అభివృద్ధిని ప్రేరేపించవచ్చు లేదా వేగవంతం చేయవచ్చు కాబట్టి అది మన టైపోలాజికల్ సాహిత్యంలో ఉన్న ఆర్టికల్స్ కథ కాబట్టి మనం క్రాస్ లింగ్విస్టిక్ పునరావృత సాధారణీకరణల యొక్క నాలుగు పాయింట్లను కనుగొనవలసి ఉంటుంది మొదటిది ప్రారంభ దశ రెండవది చివరి దశ మూడవది మధ్య దశ మరియు నాల్గవది మనం మాట్లాడవలసిన పరిస్థితుల గురించి ఆర్టికల్స్ విషయానికి వస్తే ప్రారంభ దశ డెమోన్స్ట్రేటివ్ మరియు డెఫినిట్ ఆర్టికల్స్ డెమోన్స్ట్రేటివ్ నుండి ఉద్భవించాయి ఇన్ డెఫినిట్ ఆర్టికల్స్ ఒక సంఖ్య నుండి ఉద్భవించాయి కాబట్టి చివరి దశలు ఏమిటి డెమోన్స్ట్రేటివ్లు కొంత నాణ్యతను కలిగి ఉంటాయి అవి డెఫినిట్ ఆర్టికల్స్గా మారవచ్చు మరియు సంఖ్యాపరంగా కొంత నాణ్యత ఉంటుంది అది ఇన్ డెఫినిట్ ఆర్టికల్స్లోకి మారవచ్చు కాబట్టి ఇది ప్రారంభ మరియు చివరిది మధ్యంతర దశలు ఏమిటి హంగేరియన్లో వలె ధ్వనుల మార్పులు అర్థ మార్పులు మరియు పదనిర్మాణ తగ్గింపు ఆంగ్లంలో వలె ధ్వనుల మార్పులు మనం కలిగి ఉన్న రుమానియన్ సమాచారం లేదా ఇంగ్లీషులో కూడా అర్థ మార్పులు ఈ రకమైన మార్పులు ఇంటర్మీడియట్ దశల్లో ఉన్నాయి మరియు ఈ మార్పులు జరగడానికి గల కారణం ఏమిటి ఇది భాష పరిచయం కారణంగా ఇది ప్రేరేపించబడింది కాబట్టి భాషా పరిచయం భాషా మార్పుకు ఎలా దారితీస్తుందో అని తెలియజేయటానికి అత్యుత్తమ ఉదాహరణాలలో ఆర్టికల్స్ ఒకటి